ప్రొఫెసర్ బాలా క్యూరియో క్యూరియో అవును సార్ ప్రొఫెసర్ బాలా ఇది ఒక నెల నుంచి మీరు మాతో చేరినప్పటి నుండి మీరు ఒక నెల పాటు ఇక్కడ ఇంటర్న్ గా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను క్యూరియో అవును సార్ ప్రొఫెసర్ బాలా సరే ఇది తగినంత అభ్యాసం అని నేను అనుకుంటున్నాను నా అనుభవంలో నేర్చుకోవటానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే కస్టమర్ల ఉద్యోగాన్ని పొందటం సరే ఇక్కడ మనము ఏమి చేస్తాము కస్టమర్ గురించి మన కస్టమర్ గురించి ఆలోచించండి క్యూరియో అవును సార్ కాబట్టి నేను కస్టమర్ మరియు నేను పేరున్న కస్టమర్ అవును సార్ ప్రొఫెసర్ బాలా సరే ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యలు కస్టమర్ యొక్క సమస్యల గురించి ఆలోచించండి క్యూరియో సరే అవును సార్ నేను కస్టమర్ మరియు నాకు మంచి మొబైల్ ఉంది పేరున్న మొబైల్ ఉంది మరియు అవును సార్ మొబైల్ చాలా నెమ్మదిగా నడుస్తోంది అవును సార్ అవును ప్రొఫెసర్ బాలా సమస్య కోసం ఒక పరిష్కారం లేదా పరిష్కారాల గురించి ఆలోచించండి క్యూరియో అవును సార్ మొబైల్ నెమ్మదిగా నడుస్తుందికాబట్టి నేను మొబైల్ను వేగంగా నడపడానికి సహాయపడే కొత్త ప్రాసెసర్ని ఉపయోగిస్తాను ప్రొఫెసర్ బాలా సరే ఇప్పుడు ఇవన్నీ ప్రెజెంటేషన్లో ఉంచండి మరియు మీరు దానిని కస్టమర్కు ప్రదర్శిస్తారు క్యూరియో అవును సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ప్రొఫెసర్ బాలా సరే క్యూరియో అవును ప్రొఫెసర్ బాలా సరే ఒక వారం రోజుల్లో ప్రెజెంటేషన్తో మంచిగా చేయండి క్యూరియో అవును ధన్యవాదాలు ప్రొఫెసర్ బాలా సరే బై క్యూరియో ఇది ఒకటవ స్లైడ్ కస్టమర్ యొక్క సమస్య నెమ్మదిగా ఉన్న మొబైల్ను ఎదుర్కోవటం నెమ్మదిగా ఉన్న మొబైల్ కలిగి ఉండటం కాబట్టి రెండవ స్లైడ్ పరిష్కారం కాబట్టి పరిష్కారం కొత్త లేదా వేగవంతమైన ప్రాసెసర్ను జోడించడం లేదా ఉపయోగించడం మూడు స్లైడ్ నాకు ఎక్కువ లాభాలను ఇవ్వబోతోంది అది చాలా సులభం హలో మిస్టర్ కస్టమర్ స్లైడ్ వన్ లో మనకు సమస్య స్టేట్మెంట్ ఉంది మరియు మీరు ఉపయోగిస్తున్న ప్రఖ్యాత మొబైల్ చాలా నెమ్మదిగా నడుస్తుందని మనము అర్థం చేసుకున్నాము రెండవ స్లైడ్ పరిష్కారం వేగవంతమైన ప్రాసెసర్ను ఉపయోగించడం ఇది చివరికి మొబైల్ వేగాన్ని పెంచుతుంది మరియు మూడవ స్లైడ్ లాభాలు లాభాలు పొందటం ధన్యవాదాలు కస్టమర్ ఏమిటి మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేశారా మీకు ఖచ్చితంగా ఎలా తెలుసు మీరు నెమ్మదిగా అర్థం ఏమిటి ప్రాసెసర్ స్థానంలో ఖర్చు మీకు తెలుసా ఈ ప్రాజెక్ట్ యొక్క కాలపరిమితి ఎంత జట్టులో ఎవరు ఉంటారు ఈ సమస్యను పరిష్కరించుకోవలసినది మీరేనని ఈ ప్రాంతంలో మీ గత అనుభవం ఏమిటి మీరు మరేదైనా హోంవర్క్ చేశారా మీరు మార్కెట్ సర్వే చేశారా క్యూరియో లేదు సార్ క్షమించండి సార్ నేను మీ వద్దకు తిరిగి వస్తాను సార్ ప్రొఫెసర్ బాలా మొదటి పరీక్ష మరియు తరువాతి పాఠం మీరు ప్రదర్శన అంత అసంతృప్తికరంగా లేదు కాదు నా మొదటి ప్రదర్శనపూర్తిగా చెడిపోయింది నేను భాష మాట్లాడలేను కనీసం మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు క్యూరియో నేను నిజంగా ఎవరికైనా సహాయం చేయాలనుకున్నాను సార్ నేను నాతో ప్రారంభించాను నేను ఒక సమస్యను కనుగొనాలనుకున్నాను నా స్వంత పరిస్థితిని నేను ఊహించుకుంటాను నేను ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నాను కాని నా తలపై వచ్చిన మొదటి విషయాన్ని నేను వ్రాసాను మరియు మిగతా అన్ని పారామితులను నేను మరచిపోయాను మరియు దీనివల్ల నా ప్రదర్శన నిజంగా బాలేదు విషయం లోకి వచ్చిన అన్ని పారామితుల గురించి నేను నిజంగా ఆలోచించలేదు ప్రొఫెసర్ బాలా మీ ప్రస్తుత మార్గంలో తప్పు ఏమీ లేదు మంచి మార్గం ఉందని అంటున్నాను మీరు ఎన్పిటిఎల్ ఆన్లైన్లోకి ఎందుకు వెళ్లకూడదు మరియు నా కోర్సు వినండి ఇది డిజైన్ థింకింగ్లో ఉంది క్యూరియో సరే ప్రొఫెసర్ బాలా మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను క్యూరియో ఖచ్చితంగా ప్రొఫెసర్ బాలా సరెనా ధన్యవాదాలు